భూమి పరంగా ఇన్సోలేషన్" అనే ఒక ముఖ్యమైన అంశాన్ని గురించి మనము ఇప్పుడు చర్చిస్తాము ఇంతకుముందు సాధారణ పద్ధతిలో సూర్యుని ఇన్సోలేషన్ మరియు వర్ణపట వికిరణం గురించి చర్చించాము సూర్యుని స్పెక్ట్రమ్ స్థిరంగా ఉంటుందని మరియు ఏ దిశలో చూసినా సూర్యుని స్పెక్ట్రం యొక్క ఇన్సోలేషన్ మారకుండా ఉంటుందని అప్పుడు భావించాము అయితే భూమిపై ఉన్న వ్యక్తికి లేదా భూమికి సంబంధించిన వ్యక్తికి ఇన్సోలేషన్ స్థిరంగా ఉండదు భూమిపై రాత్రి సమయంలో సౌర వికిరణం ఉండదు కాబట్టి ఇన్సోలేషన్ సున్నా మధ్యాహ్న సమయంలో సౌర వికిరణం గరిష్టంగా ఉంటుంది అందువల్ల ఇన్సోలేషన్ గరిష్టంగా ఉంటుంది ఉదయం వేకువజామున మరియు సాయంత్రం సంధ్యా సమయంలో ఇన్సోలేషన్ చాలా తక్కువ విలువ కలిగి ఉంటుంది ఎందుకంటే భూమి తన స్వంత అక్షం చుట్టూ తిరగడం వల్ల రోజువారీ మార్పులు పగలు రాత్రి మరియు భూమి సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరగడం వల్ల కాలానుగుణంగా ఋతువుల మార్పులకు దారితీస్తుంది ఇవన్నీ భూమిపై ఏ ప్రాంతంలో నైనా ఇన్సోలేషన్ని ప్రభావితం చేస్తాయి అందువల్ల మనం సూర్యుని కారణంగా లేదా సూర్య వర్ణపటాల కారణంగా భూమికి సంబంధించి ఇన్సోలేషన్ ని అధ్యయనం చేయడం చాలా ముఖ్యం కాబట్టి ఈ సూర్య వర్ణపటాన్ని మనం ఎలా పరస్పరం అనుసంధానించాలి మరియు భూమికి సంబంధించి ఇన్సోలేషన్ ఎలా లెక్కించాలి అనేవి సోలార్ PV ప్యానెల్ల పరిమాణాన్ని అంచనా వేయడానికి చాలా ముఖ్యం వాటి గురించే ఇప్పుడు చర్చించ బోతున్నాము నేను సోలార్ స్పెక్ట్రమ్ను మరోసారి సందర్శించాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ మీకు స్పెక్ట్రల్ ఇరాడియెన్స్ మరియు ఇన్సోలేషన్ kWm2 లో ఉన్నాయి ఈ చిత్రాలు ఈ గ్రాఫ్ సూర్యుని వర్ణపటానికి సంబంధించినది ఇది కాలంతో సంబంధం లేనిది ఏదేమైనా భూమి యొక్క ఉపరితలంపై ఉన్న ఒక వ్యక్తికి ఇన్సోలేషన్ కాలంతో పాటు మారుతుంది కాబట్టి రోజు లోని సమయం పరిగణనలోకి తీసుకోవలసిన ముఖ్యమైన అంశం ఉదాహరణకు రాత్రి సమయంలో ఇన్సోలేషన్ విలువ 0 మరియు మధ్యాహ్నం సమయంలో దాని విలువ గరిష్టంగా ఉంటుంది కాబట్టి ఇన్సోలేషన్ విలువ ఉదయం 6 గంటల సమయంలో చాలా తక్కువ విలువను కలిగి ఉండి క్రమంగా పెరుగుతూ మధ్యాహ్నానికి గరిష్ట స్థాయికి చేరుకుంటుంది తరువాత క్రమంగా తగ్గుతూ సంధ్యా సమయానికి మళ్లీ 0 అవుతుంది కాబట్టి ఈ ఇన్సోలేషన్ని కాలానికి సంబంధించి కూడా ఊహించవచ్చు కాబట్టి ఈ గ్రాఫ్లో నేను ఇక్కడ మూడవ కోణాన్ని పరిచయం చేస్తాను ఇది సమయ పరిమాణం ఇప్పుడు ఇన్సోలేషన్ ప్లాట్ ఎలా ఉంటుందో చూద్దాం ఇక్కడ నేను ఇన్సోలేషన్ గ్రాఫ్ను తిరిగి కంపోజ్ చేసాను ప్లాట్ ఫంక్షన్కు బదులుగా నేను మెష్ ఫంక్షన్ను ఉపయోగించాను మరియు సమయాన్ని పరామితిగా ఉపయోగించి ఇన్సోలేషన్ను ప్లాట్ చేసాను కాబట్టి మీరు ఇక్కడ వక్రరేఖల సమూహాన్ని చూస్తారు X అక్షం పైన తరంగదైర్ఘ్యం మరియు Y అక్షం పైన kWm2 లో ఇన్సోలేషన్ తీసుకున్నాం ఈ క్రింది లైన్ చాలా తక్కువ ఇన్సోలేషన్లో ఉంది ఇది బహుశా ఉదయం 6 లేదా 7 గంటల దగ్గరగా ఉండవచ్చు ఆపై రోజులో సమయం పెరిగేకొద్దీ క్రమంగా పెరగడం కాలంతో పాటు మరింత పెరగడం మీరు చూస్తారు బహుశా మధ్యాహ్నానికి ఇన్సోలేషన్ విలువ గరిష్టంగా ఉంటుంది ఆ తరువాత అది క్రమంగా తగ్గుతూ చివరకు 0 కి వస్తుంది కాబట్టి నేను మెష్ 3D ని ఉపయోగిస్తున్నప్పుడు నేను దానిని తిప్పగలిగేలా చేసి ఇది ఎలా ఉంటుందో మరింత స్పష్టంగా చూడగలను ఇప్పుడు ఈ స్థానం లో ఏమి జరుగుతుందో మీకు మరింత మెరుగైన ఆలోచనను ఇస్తుంది ఇక్కడ సమయానికి సంబంధించిన అక్షం స్క్రీన్ ప్లేన్లోనికి వెళ్తున్నట్లు మీరు చూస్తారు ఇక్కడ సమయం 0 నుండి దాదాపు 24 గంటల వరకు ఉంది ఇది సాధారణంగా తరంగదైర్ఘ్యం ఇది మామూలుగా kWm2 లో ఇన్సోలేషన్ మీరు 0 నుండి ఇక్కడ ప్రారంభిస్తే అది అర్ధరాత్రి 12 గంటలు ఇన్సులేషన్ 0 ఉంటుంది ఇది దాదాపు ఉదయం 5 లేక 6 గంటలకు పెరగడం ప్రారంభమవుతుంది ఇన్సోలేషన్ విలువ క్రమంగా పెరుగుతూ ఇన్సోలేషన్ విలువ మధ్యాహ్నం 12 గంటలకి గరిష్ట విలువను చేరుకుంటుంది ఆ తర్వాత 13 14 15 గంటల సమయాలలో అది క్రిందికి వస్తుంది బహుశా 18 గంటలకు అంటే సాయంత్రం 6 గంటలకు అది మళ్లీ 0 కి పడిపోతుంది మరియు తరువాత రాత్రి సమయంలో ఇన్సోలేషన్ 0 గా ఉండిపోతుంది వాస్తవానికి ఈ ప్రొఫైల్ భూమధ్యరేఖ వద్ద అక్షాంశాన్ని బట్టి మారుతుంది ఇది ఉత్తర అక్షాంశాలలో ఒక విధంగా దక్షిణ అక్షాంశాలలో మరో విధంగా ఉంటుంది కానీ ఇచ్చిన లాంగిట్యూడ్ లాటిట్యూడ్ పాయింట్ వద్ద ఇచ్చిన ప్రదేశం వద్ద మీకు రోజంతా ఇలాంటి ప్రొఫైల్ ఉంటుంది ప్రతిరోజూ ఈ ప్రొఫైల్ పునరావృతమవుతుంది కాబట్టి భూమిపై ఒక ప్రదేశంలో ఇన్సోలేషన్ కోసం నేను మీకు ఇవ్వాలనుకుంటున్న ముఖ్యమైన సమాచారం ఇదే నేను మన వాతావరణ పరిస్థితిని ఇప్పుడే ఊహించుకుంటున్నాను అయితే మనం దాని గురించి తర్వాత చర్చిస్తాము ప్రస్తుతానికి మీరు అర్థం చేసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే భూమిపై నిలబడి ఉన్న వ్యక్తికి ఆ ప్రాంతంలో ఇన్సోలేషన్ రోజు లోని సమయం మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది మరియు ఇది రోజులోని సమయాన్ని బట్టి మారుతూ ఉంటుంది భూమి తన స్వంత అక్షం మీద తిరుగుతున్న కారణంగా రాత్రి పగలు ఏర్పడుతున్నాయి దీనికి అనుగుణంగా ఇన్సోలేషన్ లో మార్పు ప్రతి రోజు జరుగుతుంది దీన్ని రూపొందించే స్క్రిప్ట్ ఫైల్ని కూడా మీ కోసం చేర్చాను నేను దానిని ఇన్సోలేషన్ 3D లో చేసాను మరియు మీ కోసం దానిని రిసోర్స్ సెక్షన్ లో కూడా చేర్చాను రోజువారీ ఇన్సోలేషన్ ప్రొఫైల్ని తెలుసుకున్న తర్వాత గరిష్ట శక్తి పరంగా సౌర కాంతివిపీడన ప్యానెల్ అవసరాన్ని మనం పొందగలుగుతాము ఇప్పుడు మనం ఈ స్క్రీన్లో సమయానికి సంబంధించి ఇన్సోలేషన్ ప్రొఫైల్ను ఉంచుదాం ఇక్కడ X అక్షం పైన సమయాన్ని మరియు Y అక్షం పైన kWm2 లో ఇన్సోలేషన్ తీసుకున్నాం ఇలాంటి ప్రొఫైల్ మనం చూశాము గరిష్ట విలువను నేను మధ్యాహ్నం సమయంలో ఉంచాను ఇది ఖచ్చితంగా మధ్యాహ్నం కాకపోవచ్చు కొంచెం అటు ఇటు గా ఉండవచ్చు ఇప్పుడు మీరు ఈ ప్రాంతాన్ని ఈ గ్రీన్ ఇన్సోలేషన్ ప్రొఫైల్లోకి తీసుకొని ఈ ప్రాంతంలోని ఏరియా ను తీసుకుంటే అది శక్తి తప్ప మరొకటి కాదు దీని విలువ kWm2 X గంటల్లో సమయం అవుతుంది దీని యూనిట్స్ కిలోవాట్ అవర్ పర్ స్క్వేర్ మీటర్ అవుతుంది దీనిని నేను H అనే అక్షరం ద్వారా సూచిస్తున్నాను కాబట్టి ఒక నిర్దిష్ట అక్షాంశంలో కొలతలు లేదా అంచనా వేస్తే ఈ వక్ర రేఖను పొందుతాము ఆ వక్రరేఖ క్రింద ఉన్న ప్రాంతం మనకు శక్తి యొక్క విలువను ఇస్తుంది ఇది ఒక నిర్దిష్ట స్థానిక అక్షాంశానికి కి సంబంధించి రోజుకు ఒక స్క్వేర్ మీటర్ కు శక్తి విలువ ను తెలియజేస్తుంది ఇప్పుడు ఈ ప్రాంతాన్ని అంచనా వేయవచ్చు లేదా ప్రామాణిక ఇన్సోలేషన్ పరంగా దీని విలువ ను సూచించవచ్చు కాబట్టి మనం ప్రామాణిక ఇన్సోలేషన్ లైన్ని పరిశీలిస్తే అది ఈ పద్ధతిలో ఉంటుంది కాబట్టి ఇది 1 kWm2 లైన్ మరియు ఇది ప్రామాణిక ఇన్సోలేషన్ లైన్ ఇప్పుడు ప్రామాణిక ఇన్సోలేషన్ లైన్ను ఎగువ పరిమితిగా ఉపయోగించి ఒక దీర్ఘ చతురస్రం గీయవచ్చు ఈ దీర్ఘచతురస్రంలో ఉన్న ప్రాంతం H యొక్క వాస్తవ కొలత లేదా అంచనాకి సరిపోయే విధంగా ఉంటుంది ఇప్పుడు దీర్ఘచతురస్రం యొక్క ఈ వెడల్పు H గంటలు అనుకుందాం అప్పుడు ఈ దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఏమిటి ఇది 1 kWm2 X H అంటే రోజుకు H kWm2 అవుతుంది ఇక్కడ చూడండి ఇది ఎడమ కోణంలో ఉన్న శక్తి మనం ఈ శక్తిని వాస్తవ శక్తికి సమానంగా చేస్తే ఆ ప్రదేశంలో అంచనా వేసిన శక్తి H అయితే ప్రామాణిక ఇన్సోలేషన్ సమయానికి సమానమైన గంటలు మనం తెలుసుకోవచ్చు కనుక ఈ శక్తి ఆ స్థలం యొక్క వాస్తవ శక్తికి సమానంగా ఉన్నప్పుడు ప్రామాణిక ఇన్సోలేషన్ సమయం యొక్క H గంటలు రోజుకు H kWm2 కు సమానంగా ఉంటుంది ఈ ఇన్సోలేషన్ ఆధారంగా PV ప్యానెల్ యొక్క గరిష్ట శక్తి అవసరాన్ని మనం కనుక్కోవచ్చు ఇప్పుడు WhLOAD అనేది అవసరమైన శక్తి అని మరియు WhLOAD H అనేది PV ప్యానెల్కు గరిష్టంగా అవసరమైన శక్తి అనుకుందాం కాబట్టి WhLOAD అనేది కిలోవాట్ అవర్స్ లో శక్తిగా ఉంటుంది మరియు ఈ WhLOAD ఆ రోజుకి అవసరమైన రోజువారీ శక్తి అనుకుంటే ఇప్పుడు ఈ శక్తి దీర్ఘచతురస్రాన్ని నింపాలి నాకు H విలువ తెలుసు నేను H విలువని kWm2 లో అంచనా వేయగలిగితే అప్పుడు ప్రామాణిక ఇన్సోలేషన్తో ఒక రోజులో ఎన్ని గంటలు అనే విలువను నేరుగా మీకు అందిస్తుంది దాన్ని ఉపయోగించడం ద్వారా మీకు అవసరమైన గరిష్ట వాటేజ్ లభిస్తుంది ఇప్పుడు ఈ పీక్ పవర్ అవసరాలతో మీరు ఒక PV ప్యానెల్ని ఎంచుకోవడానికి ఇది ఆధారం అవుతుంది ఇప్పుడు డేటా షీట్లు మరియు శ్రేణి మరియు సమాంతర కనెక్షన్లతో మీరు శ్రేణి కనెక్షన్లు మరియు సమాంతర కనెక్షన్లకు అవసరమైన ప్యానెల్ల సంఖ్యను ఎంచుకోవచ్చు కాబట్టి ఈ విధంగా మీరు ప్యానెల్ యొక్క పరిమాణాన్ని అంచనా వేయొచ్చు కానీ ఇక్కడ ఈ H ని ఎలా పొందాలి అన్నదే కష్టం ఎందుకంటే ఈ H కి అనేక అనిశ్చితులు ఉన్నాయి నేను ఇంతకు ముందు చెప్పినట్లు రోజువారీ సమయం కాలానుగుణ మార్పులు వాతావరణంలోని నీటి ఆవిరి శాతం మేఘాలు ఋతువులు వాతావరణ పరిస్థితులు ఇవన్నీ ఈ H ను ప్రభావితం చేస్తాయి అంటే ఒక నిర్దిష్ట అక్షాంశం లో నిర్ణీతమైన ప్రదేశంలో పొందే ఇన్సిడెంట్ ఎనర్జీ పైన చెప్పిన అంశాలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం దీనిని సహేతుకమైన ఖచ్చితత్వంతో పొందగలిగితే మీరు దానికి తగినట్లుగా ప్యానెల్ పరిమాణం ఊహించగలరు కాబట్టి మన మొత్తం దృష్టి అంతా రోజుకు kWm2 లో శక్తిని సాధ్యమైనంత ఖచ్చితంగా పొందగలగడం పైన ఉండాలి ఒక రోజులో పతన సౌరశక్తిని kWm2 లో అంచనా వేయడం అనేది మనం తీసుకోవలసిన ముఖ్యమైన కార్యాచరణ దీని ద్వారా మనం ఏదైనా అప్లికేషన్ కొరకు సోలార్ PV ప్యానెల్ను తగిన పరిమాణంలో మరియు తగిన రేటింగ్ తో తయారు చేయవచ్చు అయితే పతన సౌరశక్తి అనేక అంశాలు మరియు అనేక పరామితులపై ఆధారపడి ఉంటుంది కాబట్టి పతన సౌరశక్తిని ప్రభావితం చేసే ఈ అంశాలను మనం పరిశీలించడం చాలా ముఖ్యం ఇక్కడ ఒక ముఖ్య గమనిక ఒక రోజులో kWm2 లో పతన సౌర శక్తి ని H గా భావిస్తున్నాం సాంకేతిక పరిభాషలో సౌరశక్తిని "సౌర వికిరణం" అని కూడా అంటారు మనం వర్ణపట వికిరణం అనే పదాన్ని ఉపయోగించాము కాబట్టి వర్ణపట వికిరణం మరియు సౌర వికిరణం మధ్య తేడాని గమనించండి ఈ రెండింటి యూనిట్లు భిన్నంగా ఉంటాయి వర్ణపట వికిరణం లో యూనిట్స్ kWmnm సౌర శక్తి లేదా సౌర వికిరణం యూనిట్స్ kWhm2day కాబట్టి ఈ వ్యత్యాసాన్ని గుర్తుంచుకోండి కానీ ఇక్కడ నా చర్చల వరకు నేను దీని కోసం వికిరణం అనే పదాన్ని ఉపయోగించడం లేదు నేను కేవలం పతనసౌరశక్తి అనే పదాన్ని మాత్రమే ఉపయోగిస్తాను తద్వారా ఇది H కోసం మనం వ్రాస్తున్న శక్తి యొక్క యూనిట్లను సూచిస్తుంది కాబట్టి ఈ ప్రత్యేక వేరియబుల్ గురించి జాగ్రత్తగా ఉండండి దీనిని సాంకేతిక పరిభాషలో సౌర వికిరణం అని కూడా అంటారు అయితే యూనిట్స్ ను జాగ్రత్తగా గమనించండి పతన శక్తిని ప్రభావితం చేసే ముఖ్యమైన స్పష్టమైన కారకాల్లో ఒకటి భౌగోళిక స్థానం భౌగోళిక ప్రాంతం రెండు పరామితులు రెండు వేరియబుల్స్ ద్వారా సూచించబడుతుంది ఇచ్చిన ప్రదేశాన్ని బట్టి ఒకటి φ ఇది అక్షాంశాన్ని సూచిస్తుంది మరొకటి λ ఇది రేఖాంశాన్ని సూచిస్తుంది H యొక్క విలువను గణనీయంగా ప్రభావితం చేసే మరో అంశం కలెక్టర్ ఓరియంటేషన్ ఇక్కడ కలెక్టర్ అంటే నా ఉద్దేశ్యం సోలార్ PV ప్యానెల్ ఈ సోలార్ PV ప్యానెల్లు ఎప్పుడూ ఫ్లాట్ గా ఉంటాయి అవి ఫ్లాట్ కలెక్టర్లు అయితే థర్మల్ అప్లికేషన్స్లో కలెక్టర్లు ఫ్లాట్గా ఉండాల్సిన అవసరం లేదు వీటిలో పారాబొలిక్ మరియు సిలిండ్రికల్ పారాబోలాయిడ్ లను కలెక్టర్లుగా ఉపయోగించడాన్ని మీరు చూస్తారు వాటికి వేర్వేరు కాన్సంట్రేషన్ ప్రొఫైల్లు ఉంటాయి ఏదేమైనా కాంతివిపీడన అనువర్తనాల కోసం ఉపయోగించే కలెక్టర్లు ఎప్పుడూ ఫ్లాట్గానే ఉంటాయి నేను చెప్పేది వీటి గురించే ఎల్లప్పుడూ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్లు హోరిజోన్ ప్లేన్ కు కు సమాంతరంగా లేదా క్షితిజ సమాంతర దిశలో ఉంటాయి ఈ కోణాన్ని మనం కలెక్టర్ కోణంగా తీసుకుంటాము మరియు ఆ కోణం "β" గుర్తు ద్వారా సూచించబడుతుంది దీనిని కలెక్టర్ టిల్ట్ లేదా టిల్ట్ యాంగిల్ అని కూడా అంటారు మరొక చాలా ముఖ్యమైన అంశం "రోజు లోని సమయం" దీని గురించి ఇది వరకే చర్చించాము మరియు రోజు లోని సమయం ద్వారా ఇన్సోలేషన్ ఎలా ప్రభావితమవుతుందో చూశాము గంట కోణం కోసం "ω" చిహ్నాన్ని ఉపయోగిస్తాము ఇది రోజు లోని సమయాన్న్నే కాకుండా రోజువారీ మార్పులు మరియు రోజువారీ ప్రభావాలను కూడా సూచిస్తుంది మరొక ప్రభావం సంవత్సరం లోని సమయం ఇది కూడా పతన సౌర శక్తి విలువను తీవ్రంగా ప్రభావితం చేసే మరో అంశం దీనిని δ గుర్తు ద్వారా సూచిస్తాము దీనిని "క్షీణత" అంటారు క్షీణత అంటే ఏమిటో నేను తరువాత వివరిస్తాను అయితే ఇది ఒక ముఖ్యమైన పరామితి ఇది వాస్తవానికి కాలానుగుణ వైవిధ్యాలను మరియు పతన సౌరశక్తిపై కాలానుగుణ ప్రభావాలను సూచిస్తుంది నేను జాబితా చేసిన ఈ పరామితులన్నీ చాలా వరకు నిర్ణయాత్మకమైనవే అయితే నేను ఇప్పుడు చెప్పబోయే వాతావరణ ప్రభావాలను అంచనా వేయడం చాలా కష్టం వాతావరణ పరిస్థితులు అంటే మేఘాల పరిస్థితులు వాతావరణంలో నీటి ఆవిరి శాతం వాతావరణంలో ఉన్న వాయువులు మొదలైనవన్నీ పతన సౌర శక్తిని ప్రభావితం చేస్తాయి అయితే ఇవన్నీ నిర్ణయాత్మకమైనవి కావు ఎందుకంటే ఇచ్చిన రోజున వాతావరణ పరిస్థితి ఏమిటో వీటి ప్రభావాలు ఎలా ఉంటాయో మనకు ముందుగా తెలియదు వీటన్నింటి కోసం మీరు బహుశా గణాంక విలువలు తీసుకోవాలి దీనిని KT అనే వేరియబుల్ ద్వారా సూచిస్తారు దీనిని స్పష్టత సూచిక అని పిలుస్తారు వాతావరణ పరిస్థితుల్లో అనిశ్చితుల కారణంగా దీనిని అంచనా వేయడం చాలా కష్టం కాబట్టి మనం ఈ పరామితులు మరియు వేరియబుల్స్ అన్నిటినీ పరిగణ లోకి తీసుకుంటాము ఈ పరామితులను ఎలా పొందాలో తెలిశాక వీటి విలువలను ఉపయోగించి తగిన సమీకరణాల ద్వారా H విలువను అంచనా వేస్తాము